ఇప్పుడు క్లియరెన్స్ ఇండెక్స్ను అంచనా వేయడానికి ఒక మార్గాన్ని తెలుసుకుందాం క్లియరెన్స్ ఇండెక్స్ KT అనేది వాతావరణ ప్రభావాలతో క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై రోజువారీ పతన శక్తి మరియు వాతావరణం లేకుండా ఆ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్పై రోజువారీ పతన శక్తి యొక్క నిష్పత్తి ఇప్పుడు ఇక్కడ వాతావరణంతో మరియు లేకుండా అనేది కీలకం క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్ పై వాతావరణంతో కూడిన రోజువారీ పతన శక్తి కోసం మనము Ha చిహ్నాన్ని ఉపయోగిస్తున్నాము వాతావరణం ప్రభావం లేకుండా పతన శక్తిని Ho తో సూచిస్తాము ఇప్పుడు Ho ని గణించవచ్చు క్లోజ్డ్ ఫారమ్ సొల్యూషన్ ద్వారా దానిని నిర్ణయించవచ్చు ఆ ప్రదేశంలోని అక్షాంశ విలువను ఇన్పుట్ గా తీసుకొని 3D జ్యామితిని ఉపయోగించి సహేతుకమైన ఖచ్చిత విలువను గణించవచ్చు అయినప్పటికీ Ha అనేది వాతావరణ ప్రభావాలతో కూడిన శక్తి మరియు దానిని లెక్కించడం కష్టం కానీ మనం దానిని కొలవగలము కాబట్టి Ha మరియు Ho విలువలను లెక్కించినట్లయితే వీటి ద్వారా ఏదైనా ప్రదేశం లో KT యొక్క ఖచ్చితమైన ప్రస్తుత విలువను పొందుతాము ఇప్పుడు మనం దానిని ఎలా చేయాలి KT విలువను ఎలా కనుగొనాలి మొదట మనం చేసేది ఆసక్తి ఉన్న ప్రదేశంలో పైరోనోమీటర్ను ఉంచడం పైరోనోమీటర్ అంటే ఏమిటి పైరోనోమీటర్ అనేది ఇన్సోలేషన్ను కొలవగల ఒక పరికరం కాబట్టి ఇది అన్ని సౌర ఆధారిత ప్రయోగాలలో ఉపయోగించబడుతుంది అది ఉష్ణ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది ఇది థర్మల్ కాయిల్స్ ను కలిగి ఉంటుంది మరియు సీబెక్ ప్రభావం ద్వారా ఇది పతన రేడియేషన్ను విద్యుత్ వోల్టేజ్ విలువగా మారుస్తుంది ఈ వోల్టేజ్ విలువ మనకు ఇన్సిడెంట్ ఇన్సోలేషన్ యొక్క కొలతను ఇస్తుంది ఇప్పుడు నేను మీకు పైరోనోమీటర్ని చూపుతాను అది ఏమిటో మీకు తెలియజేస్తాను తద్వారా పైరోనోమీటర్ అంటే ఏమిటో మీరు అర్థం చేసుకుంటారు ఈ పరికరాన్ని చూడండి ఇది పైరోనోమీటర్ పైన మరియు లోపల ఒక గాజు బల్బు ఉందని మీరు గమనిస్తారు దానిని ఇలా వంచనివ్వండి ఇక్కడ నల్లటి వస్తువు ఉంది ఇప్పుడు అది థర్మోపైల్ ఇప్పుడు రేడియేషన్ థర్మోఫైల్ పై పడి థర్మోఫైల్ ను వేడి చేస్తుంది మరియు అది హాట్స్పాట్గా మారుతుంది పైరోనోమీటర్ బాడీ కోల్డ్ జంక్షన్ అవుతుంది హాట్ జంక్షన్ మరియు కోల్డ్ జంక్షన్ మధ్య ఉష్ణోగ్రత ప్రవణత ఉంటుంది సీబెక్ ప్రభావం కారణంగా అది వోల్టేజ్ అవుట్పుట్ లేదా థర్మో ఎలక్ట్రిక్ EMF ఇస్తుంది ఇప్పుడు ఈ వైర్ ద్వారా మనం మల్టీమీటర్ని ఉపయోగించి వోల్టేజ్ విలువను కొలవగలుగుతాము దీనిని ఈ పైరోనోమీటర్ లేదా థర్మో కపుల్ కొలవగలదు నేను దీన్ని తెరిస్తే ఇక్కడ మీరు నేమ్ ప్లేట్ని చూస్తారు ఇక్కడ నేమ్ ప్లేట్ గమనించండి అది 0 V గా ఉన్నప్పుడు అవుట్పుట్ 0 Wattsస్క్వేర్ మీటర్ అవుతుంది అవుట్పుట్ 10V అయినప్పుడు అవుట్పుట్ 2000 Wattsస్క్వేర్ మీటర్ అవుతుంది వాస్తవానికి సూర్యుని నుండి ఇన్సోలేషన్ చదరపు మీటరు కి 1000 వాట్లకు మించదు కాబట్టి మీరు ఈ టెర్మినల్స్ నుండి అత్యధికంగా 5 V ను పొందుతారు ఇప్పుడు మీరు ఈ వైపు చూస్తే ఇక్కడ ఈ ఆకుపచ్చ మచ్చను చూస్తారు అది అక్కడ ఉన్న వస్తువు యొక్క స్పిరిట్ స్థాయి ని సూచిస్తుంది అది పైరోనోమీటర్ను అడ్డంగా స్థిరంగా ఉంచేటట్లు చేసే ఒక మెకానిజం మీరు దానిని ఒక స్థలంలో అడ్డంగా ఉంచవచ్చు మరియు రేడియేషన్ను కొలవడానికి అనుమతించవచ్చు ఇది మీకు వోల్ట్స్ లో అవుట్పుట్ ను ఇస్తుంది ఇది ఇన్సోలేషన్ యొక్క ప్రత్యక్ష కొలత ను వాట్స్మీటర్ స్క్వేర్ యూనిట్ల లో ఇస్తుంది అయితే పైరోనోమీటర్ అనేది చాలా ఖరీదైన పరికరం కాబట్టి దీన్ని ఎంతో జాగ్రత్తగా ఉపయోగించాలి ఇప్పుడు పైరోనోమీటర్ను ఉంచిన తర్వాత పైరోనోమీటర్ వాట్స్ మీటర్ స్క్వేర్ లో ఇన్సోలేషన్ యొక్క కొలతను ఇస్తుంది మొత్తం రోజు కోసం కొలవండి మరియు విలువలను ఇంటెగ్రేట్ చేయండి అప్పుడు మీరు Ha విలువను వాట్స్ మీటర్ స్క్వేర్ DAY లో పొందుతారని దీని అర్థం అంటే సంవత్సరంలో ఆ రోజు కు సంబంధించిన Ha విలువ అన్న మాట ఈ విధంగా నిర్దిష్ట రోజు కోసం శక్తి విలువను పొందడానికి సంవత్సరంలో ప్రతి రోజూ దీన్ని చేయవచ్చు అలాగే మీరు చాలా సంవత్సరాలు చేస్తే మీరు స్థిరమైన చరిత్రను పొందుతారు దాని ఆధారంగా మీరు వివిధ సమయాల్లో వాతావరణ పరిస్థితి మరియు సంవత్సరంలోని వివిధ సమయాలలో వాతావరణ శోషణ గురించి ఒక అవగాహన ను పొందుతారు తరువాత మనం Ho విలువను గణిద్దాం దీన్ని ఎలా చేయాలో మనకు తెలుసు అక్షాంశ విలువ మరియు రోజు సంఖ్య ద్వారా Ho గణించవచ్చుo తర్వాత Ha మరియు Ho ల నిష్పత్తిని తీసుకుంటాము ఇది మీకు KT విలువను ఇస్తుంది ఈ క్లియర్ నెస్ ఇండెక్స్ యొక్క నిర్దిష్ట విలువను గుర్తుంచుకోండిa నిర్దిష్ట రోజు సంఖ్య కోసం Ha గణించబడితే KT విలువ ఆ నిర్దిష్ట రోజు సంఖ్యకు చెల్లుబాటు అవుతుంది కాబట్టి మీరు KT చారిత్రాత్మక డేటాను పరిగణనలోకి తీసుకుంటే స్టాటిస్టికల్ సగటును కూడా పరిగణన లోకి తీసుకోవాలి అంటే గడచిన సంవత్సరాల Ha విలువలను కూడా పరిగణించాలి ఆ విధంగా పొందే KT విలువ వాతావరణ ప్రభావాల ప్రాతినిధ్యాన్ని చక్కగా చూపగలుగుతుంది క్లియరెన్స్ ఇండెక్స్ కోసం కర్వ్ ఫిట్టింగ్ ఎలా ఉపయోగించాలో చూద్దాం Ha ను గణించే ముందుగా సాధారణంగా ఒక నిర్దిష్ట రోజున నిర్దిష్ట స్థలం కోసం క్లియరెన్స్ ఇండెక్స్ యొక్క కొలతను చూశాము అయితే మీరు కొలత చేయని స్థలం యొక్క క్లియరెన్స్ ఇండెక్స్ ను కనుగొనాలనుకుంటే ఏమి చేయాలి అటువంటి సందర్భంలో క్లియరెన్స్ ఇండెక్స్ను ఎలా కనుగొనాలి దీనికి కర్వ్ ఫిట్టింగ్ అనేది చాలా మంచి పరిష్కారం ఇక్కడ మనము కొన్ని అక్షాంశాల డేటాను కొలిచి ఉంచాము వీటితో మనము ఒక కర్వ్ ఫిట్ మోడల్ను తయారు చేయవచ్చు అంటే కొలతలు నిర్వహించిన స్థలం యొక్క పొరుగున ఉన్న ఏదైనా అక్షాంశం కోసం మనము కర్వ్ ఫిట్ మోడల్ను ఉపయోగించి క్లియరెన్స్ ఇండెక్స్ను కనుగొనవచ్చు కాబట్టి మనము చేయడానికి ప్రయత్నిస్తున్నది కూడా అదే మనము దేశంలోని వివిధ ప్రాంతాల్లోని కొన్ని అక్షాంశాల కోసం డేటాను సేకరించి క్లియరెన్స్ ఇండెక్స్ అంచనా సమీకరణాన్ని అందించడానికి ఫోరియర్ కర్వ్ ఫిట్ మోడల్ను తయారు చేస్తాము అప్పుడు మనం డేటాను కొలిచిన ప్రదేశాలలో ఏదైనా అక్షాంశం లేదా ఏదైనా ప్రదేశానికి సంబంధించిన క్లియరెన్స్ ఇండెక్స్ను కనుగొనవచ్చు ఇప్పుడు క్లియరెన్స్ ఇండెక్స్ని కనుగొనడానికి ముందుగా ఒక మోడల్ను ప్రతిపాదిద్దాం KT విలువ KT అంచనా సమీకరణం ద్వారా ఇవ్వబడుతుంది KT అంచనా సమీకరణాన్ని ఇప్పుడు మనం రూపొందించాల్సి ఉంది కాబట్టి వాస్తవానికి మనము అంచనా వేసినప్పుడు కొంత వ్యత్యాసం ఏర్పడుతుంది అందువల్ల అంచనా సమీకరణం నుండి పొందిన KT విలువకు వాస్తవముగా కొలిచిన KT విలువకు మధ్య కొంత తేడా ఉంటుంది కాబట్టి KT యొక్క వాస్తవ విలువకు అతి దగ్గరగా ఉండే అత్యుత్తమ KT అంచనా ఏమిటో చూద్దాం ఇది కనీస దోషాన్ని మాత్రమే కలిగి ఉంటుంది కాబట్టి ఈ క్లియరెన్స్ ఇండెక్స్ యొక్క ఒక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఇది ఆవర్తన చెందుతూ ఉంటుంది ఇది ఒక సంవత్సరం పాటు అంటే 365 రోజుల కాల వ్యవధిని కలిగి ఉంటుంది అందువల్ల మనము ఫోరియర్ సిరీస్ని ఉపయోగించవచ్చు N విలువ 1 నుండి 365 వరకు మారుతూ ఉంటుంది ఫోరియర్ సిరీస్ ప్రాథమిక కోణం భిన్నంలో సూచించబడుతుంది కాబట్టి ఇది వార్షిక వ్యవధిని ఇస్తుంది దీని కోసం ఫోరియర్ కర్వ్ ఫిట్ పద్ధతిని ఉపయోగించవచ్చు ఇప్పుడు మనం ఈ నిర్దిష్ట KT ని x యొక్క ఏదో ఒక ఫంక్షన్లో ఎంచుకుందాం A1A2sinτA3cosτA4sin2τA5cos2τ ఇలా అన్న మాట కాబట్టి ఇది ఫోరియర్ సిరీస్ కర్వ్ ఫిట్ మోడల్ ఇది మనం ఉపయోగించగల ప్రాథమిక మరియు వాటి హార్మోనిక్స్ కలిస్ ఉన్న మోడల్ ఇక్కడ x అంటే ఏమిటి ఈ x గుణకం పరామితులన్నింటిలో ఉంటుంది ఈ గుణకం పరామితులను ఎలా కనుగొనాలి ఇక్కడ Ai ai1ai2xai3x2 మొదలైనవి ఇక్కడ x అనేది వాతావరణ పరిస్థితులకు సంబంధించిన అనేక అంశాల ఫంక్షన్ ఇందులో ఒకటి అక్షాంశం అది నీటి ఆవిరి కావచ్చు బీటా కావచ్చు ఇంకేదైనా కావొచ్చు Ai కనుగొనడమే మనకు కావలసింది ఈ గుణకం విలువలు ఏమిటి మరియు ప్రతి గుణకం విలువ ఈ బహుపది రూపం యొక్క x యొక్క ఫంక్షన్ లోకి విభజించ బడుతుంది ఈ x అనేది అక్షాంశం నీటి ఆవిరి కంటెంట్ బీటా వంపు కోణం మరియు తదితర వాటి యొక్క ఫంక్షన్ గా ఉంటుంది కాబట్టి ఇది కర్వ్ ఫిట్కి మరియు KT కొరకు అంచనా సమీకరణాన్ని పొందడానికి ఉపయోగించే మోడల్ ఇప్పుడు క్లియరెన్స్ ఇండెక్స్ కోసం కర్వ్ ఫిట్టింగ్ మోడల్ని ఎలా పొందాలో చూద్దాం మోడల్ను ఎలా పొందాలో అర్థం చేసుకోవడానికి ఒక సరళమైన నమూనాను అందిస్తాము తర్వాత దేశంలోని 12 నగరాల నుండి సేకరించిన డేటాను ఉపయోగించి మరింత ఖచ్చితమైన మోడల్ను చూపుతాను మనం ఒక ప్రదర్శన ఉదాహరణ ద్వారా వెళ్దాం మనం చాలా సరళమైన కర్వ్ ఫిట్ మోడల్ని తీసుకుందాం కర్వ్ ఫిట్ మోడల్ యొక్క గుణాంకాలను ఎలా పొందాలో చూద్దాం తరువాత నేను దానిని విస్తరింపజేస్తాను మరియు పొడిగిస్తాను మరింత ఖచ్చితమైన మోడల్కు క్లియరెన్స్ ఇండెక్స్ కోసం సమీకరణాన్ని ఎలా పొందాలో చూద్దాం KTe అనేది అంచనా సమీకరణం ఆధారంగా అంచనా వేసిన క్లియరెన్స్ ఇండెక్స్ KTeA1A2sinτA3cosτ కాబట్టి ఇది ఒక సాధారణ సమీకరణం నేను ఇక్కడ ఫండమెంటల్ హార్మోనిక్ని మాత్రమే తీసుకున్నాను ఇక్కడ τ 2πN365 అయితే అది ఈ రూపంలోనే ఉండవలసిన అవసరం లేదు ఇది దశ మార్చబడిన రూపం కూడా కావచ్చు మనము ఖచ్చితమైన నమూనాను పరిశీలిస్తున్నప్పుడు దీనిని మరింత లోతుగా పరిశీలిస్తాము ఇప్పుడు ఈ గుణకాలు ఏమిటో తెలుసుకోవడం మన పని ఇప్పుడు ఈ కోఎఫీషియెంట్లు Ai రూపంలో ఉంటాయి ai1ai2x అలా ఇక్కడ x అనేది కేవలం అక్షాంశం x అనేది ముందు మనం చెప్పినట్లుగా అక్షాంశం నీటి ఆవిరి వంపు కోణం తదితర వాతావరణ ప్రభావాల ఫంక్షన్ కావచ్చు కానీ ఇక్కడ ఈ సరళమైన సమస్యలో మనం x ని కేవలం అక్షాంశం యొక్క ఫంక్షన్ గానే తీసుకుంటాము మొదట మనం గుణకం ఎగువ సందర్భాలు పరిశీలిద్దాం Ai ని ai1ai2x గా తీసుకున్నాము మొదటి ఆర్డర్ బహుపది వరకు ఇప్పుడు మనం వివిధ కోఎఫీషియంట్ పరామితులను ఎలా పొందాలో చూద్దాం కాబట్టి ఇప్పుడు ఈ ఫారమ్ ఫార్మాట్ని ఉపయోగించి KTe ని వ్రాయవచ్చు ఇక్కడ ఈ గుణకంలో మీరు a11a12xa21a22xsinτa31a32xcosτ పొందుతారు ఇది క్లియర్ నెస్ ఇండెక్స్ సమీకరణం అయితే a11a12a21a31 ఏమిటో మనకు తెలియదు ఇప్పుడు ఈ గుణకాన్ని కనుగొనడం మరియు ఈ గుణకాన్ని ప్రతిక్షేపించడం మన పని అప్పుడు మాత్రమే ఈ అంచనా సమీకరణం పూర్తి అవుతుంది మరియు మీరు దానిని మరొక ప్రదేశానికి ఉపయోగించవచ్చు మరొక అక్షాంశం x మరియు మరొక τ విలువల ప్రకారం KT ని కనిపెట్టవచ్చు ఎర్రర్ KT kTe మన పని ఈ విధంగా ఈ గుణకాన్ని కనుగొనడం ఇది KT విలువను ఇస్తుంది అయితే ఎర్రర్ కనిష్టంగా ఉండేలా చూడాలి ఇప్పుడు ఎర్రర్ స్క్వేర్ కనిష్టంగా ఉండాలి కాబట్టి J Σei2 Σ అని చెప్పుకుందాం ఇప్పుడు ఇది ఎర్రర్ యొక్క వర్గము మరియు మేము ఆ ఎర్రర్ యొక్క వర్గాన్ని తగ్గించాలనుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు మనం చేయబోయేది సెట్ చేయబడింది δjδa11 δjδa12 δjδa21 δjδa22 δjδa31 δjδa32 వీటిని ఒక్కొక్కటిగా 0 కు సమం చేయాలి వ్యక్తిగతంగా మీరు ఒక్కొక్కటిగా 0కి సెట్ చేసినప్పుడు మీకు ఆరు సమీకరణాలు ఉంటాయి 6 తెలియనివి తర్వాత మీరు దాన్ని ఏకకాలంలో పరిష్కరిస్తే మీరు a11 a12a21a22a31a32 విలువలను పొందుతారు ఇప్పుడు మేము ఇక్కడ అంచనా సమీకరణాన్ని కలిగి ఉన్నాము మరియు J అని మాకు తెలుసు కనిష్టీకరించడానికి ఫంక్షన్ JΣKTTe2 ఇప్పుడు మనం దీన్ని కనిష్టీకరించాలను కుంటున్నాము ఇది ఎర్రర్ స్క్వేర్ తద్వారా మీరు కనిష్ట స్క్వేర్ ఎర్రర్ను పొందుతారు కాబట్టి δJδa11 అనేది 2Σi2 మరియు ఇది 0కి సమానంగా సెట్ చేయబడింది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఇతర పరామితి పదం δjδa12 2Σi KT KTex 12 గుణకం వలె xని కలిగి ఉంది కాబట్టి మీరు దీన్ని 0గా సెట్ చేసారు అలాగే మీరు 21 గమనిస్తే ఇక్కడ గుణకం sinτ కాబట్టి మీరు వేరు చేసినప్పుడు మీరు sinτ ని 0 కు సెట్ చేస్తారు ఇక్కడ మీరు 22 కలిగి ఉన్నారు xi sinτi0 అంటే x sinτ అప్పుడు a31 మరియు a32 లకు ఇక్కడ cosτ xcosτ గుణించే కారకంగా ఉంటుంది మనము దానిని వ్రాస్తాము నేను ఇప్పుడు a31 2Σcosτi సెట్టింగ్ 0కి సమానం చేస్తాను తర్వాత δjδa32 అనేది 2Σ xi cosτi ని 0కి సమానంగా సెట్ చేసాను ఇప్పుడు ఇవి మీ వద్ద ఉన్న 6 సమీకరణాలు KT అనేది కొలవబడిన పరిమాణం xi τi ఇన్పుట్ పరిమాణాలు KTe పరామితులు a11 నుండి a32 మనకు తెలియవు మీకు 6 తెలియనివి 6 సమీకరణాలు తెలుసు మీరు కొలవగలగాలి మరియు మీరు లెక్కించగలగాలి కాబట్టి మనం తర్వాత చేసేది ఈ క్రమాన్ని మార్చడం మీకు తెలుసు a11Σi1a12Σixia21Σisinτi a22 Σisinτi a31 Σicosτi a32 Σixisinτi KTe అవుతుంది కాబట్టి ఇది వాస్తవానికి ఈ 1 వ సమీకరణం నుండి వస్తుంది KT ని విస్తరిస్తే KT కుడి వైపుకు వస్తుంది మరియు KTe ని విస్తరిస్తే మీరు ఇవన్నీ పొందుతారు అలాగే మీరు ఇతర నిబంధనలను వర్తింపజేస్తే మీరు అన్ని పరామితుల కోసం దీన్ని చేయవచ్చు కాబట్టి ఇక్కడ రెండవ పదం xiKTe ని మీరు చూస్తారు ఇప్పుడు xiKTe మరియు KT అంచనా ఇక్కడ వస్తుంది మీరు xi కాంపోనెంట్ ప్రతిచోటా కారకంగా రావడం చూస్తున్నారు అదేవిధంగా మూడవ పదం మొదలైనవి కాబట్టి నేను దానిని వేగంగా వివరిస్తాను తర్వాత మీరు దానిని మీ వేగంతో మొత్తం ఆరు సమీకరణాలలో సాధించవచ్చు ఇప్పుడు ఈ ఆరు సమీకరణాలను మాత్రిక రూపంలో వ్యక్తీకరించవచ్చు వాటిని మాత్రిక రూపంలో ఇలా ఉంచవచ్చు ఈ విధంగా మీరు మ్యాట్రిక్స్ కాంపోనెంట్ పారామీటర్లను కలిగి ఉన్నారు కోఎఫీషియంట్ పరామితులు a11a12a21a22a31a32 ఈ 6 కోఎఫీషియంట్ కాంపోనెంట్ పారామితులు ΣKTi ΣxiKti ΣsinτiKTi Σxisinτi KTi Σcosτi KTi వీటికి సమానం కాబట్టి ఇది మాత్రిక ప్రాతినిధ్యం మీరు మాత్రికను సూచించే ఈ ఆరు 6 సమీకరణాలను కలిగి ఉన్నారు ఇక్కడ ఖాళీగా చూపబడిన ఈ మాత్రికలో ఈ xi sinτi xisinτi Σcosτi వంటి సమీకరణాల గుణకాలు ఉన్నాయి కాబట్టి Σsinτi ఈ విషయాలన్నీ ఇక్కడ వస్తాయి మరియు ఈ విలువలను లెక్కించవచ్చు మరియు ఇక్కడ ఈ నిర్దిష్ట నిలువు వరుస వెక్టర్స్ ను లెక్కించవచ్చు ఎందుకంటే మనకు KTi xi sinτi వీటి విలువ తెలుసు తెలియని వాటి సెట్ ఈ నిలువు వెక్టర్ మాత్రమే a11a12a21a22a31a32 మీకు తెలియనివి ఈ ఆరు ఉన్నాయి మరియు మీరు సులభంగా లెక్కించగల 6 సమీకరణాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఇన్పుట్ డేటాను పరిశీలించాలి ఇప్పుడు ఈ ఇన్పుట్ డేటా అవసరం ఎందుకంటే ఈ విలువలు ఏమిటో మనం తెలుసుకోవాలి KTi మరియు ఈ గుణకం శ్రేణి యొక్క వివిధ అంశాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి కాబట్టి సాధారణంగా మీరు ఇన్పుట్ డేటా కొలిచిన డేటా సెట్ను మీరు వీలైనంత ఎక్కువ పొందాలి తద్వారా మీరు చాలా మంచి ఫలితాలను పొందుతారు కాబట్టి నేను వీలైనంత ఎక్కువ డేటాను సూచిస్తాను మనకు φ అక్షాంశం అవసరం మనకు రోజు సంఖ్య N కూడా అవసరం వీటి ద్వారా మనం H0 Ha క్లియరెన్స్ ఇండెక్స్ KT ని ను గణించాలి మాత్రికను గణించడానికి మీకు τ x sinτ cosτ ఇవి మీకు అవసరమైన విలువలు φ అనేది ఏదైనా ఇచ్చిన ఇన్పుట్ N కూడా ఇచ్చిన ఇన్పుట్ φ మరియు N ఆధారంగా H0 గణించ వచ్చు Ha విలువను పైరోనోమీటర్ ఉపయోగించి కొలుస్తారు ఇది మనం గతంలో చర్చించాము H0 మరియు Ha ఉపయోగించి KT గణించవచ్చు లెక్కించబడుతుంది N ద్వారా τ గణించబడుతుంది φ ద్వారా x గణించబడుతుంది ఇదే విధంగా ఇతర వాతావరణ పరామితులు sinτ cosτ గణించబడతాయి ఈ డేటా అంతటినీ కలిగి ఉన్న తర్వాత మీరు a11a12a21a22a31a32 వీటి విలువలను పొందవచ్చు ఇది ఒక సారి చేసే గణన అని గమనించండి మీరు దీన్ని ప్రతిసారీ డైనమిక్గా చేయడం లేదు ఇది మీరు ఎవరైనా కొలిచిన డేటా సమితిని ఉపయోగించి ఒకసారి మాత్రమే గణిస్తారు ఆ రోజును ఉపయోగించి మీరు క్లియరెన్స్ ఇండెక్స్ అంచనా సమీకరణంలోకి వెళ్లే ఈ గుణకం విలువలను చేరుకున్నారు దీనిని సింపుల్ గా a11 అని వ్రాయవచ్చు దీనిని మనం a11a12xa21a22x sinτ a31a32xcosτ గా కనుగొన్నాము కాబట్టి ఇది క్లియర్ నెస్ ఇండెక్స్ కు అంచనా సమీకరణం అవుతుంది ఈ సమీకరణాన్ని మీరు సేవ్ చేసి ఒక చోట ఉంచవచ్చు లేదా MATLAB లేదా ఆక్టేవ్ వంటి ప్రోగ్రామ్లో స్క్రిప్ట్ ఫైల్గా ఉంచవచ్చు ఆపై దాన్ని భర్తీ చేయడం ద్వారా ఏదైనా అక్షాంశంలో క్లియరెన్స్ ఇండెక్స్ను కనుగొనడానికి దాన్ని ఉపయోగించవచ్చు మీరు ఉపయోగించే అక్షాంశ విలువ అందుబాటులో ఉంచబడినది కొలత డేటా కానవసరం లేదు ఇది పొరుగు ప్రాంతంలో సరిపోయే ఇతర అక్షాంశం కావచ్చు ఆ భౌగోళిక సందర్భంలో మరియు కర్వ్ ఫిట్ సమీకరణం కారణంగా ఇది మీకు వివిధ రకాలైన మంచి అంచనాలను ఇస్తుంది ఇప్పుడు మీరు ఒక్క సారి వెనుకకు వెళ్లి Hat గణించడానికి ఉపయోగించిన స్టెప్స్ గమనించండి చివరికి మీరు కోరుకునేది ఇదే Hat అనేది వాతావరణ ప్రభావాలతో ఏదైనా స్థలంలో ఫ్లాట్ ప్లాట్ కలెక్టర్పై పతన శక్తి కాబట్టి అక్షాంశం రోజు సంఖ్య వంపు కోణం తెలిస్తే H0 గణించవచ్చు తర్వాత మీరు H0t కూడా తెలుసుకోవచ్చు KT ని ఇంకా అంచనా వేయలేదు దీనిని చివరగా అంచనా వేస్తాము ఇచ్చిన అక్షాంశం φ రోజు సంఖ్య N ప్రకారం KT ని ఎక్కడ అంచనా వేయవచ్చో ఇప్పుడు మనము మ్యాపింగ్ చేసాము దీని కోసం ఈ రకమైన ఫోరియర్ కర్వ్ ఫిట్ సమీకరణాన్ని ఉపయోగిస్తాము అప్పుడు మనం HotH0 ద్వారా RD ని కనుగొని తర్వాత RT అంచనా వేసి చివరగా RTKTH0 ద్వారా H0 గణిస్తాము ఇప్పుడు మనం భారతదేశం కోసం కర్వ్ ఫిట్ మోడల్ గురించి చర్చిద్దాం ఇది దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 12 నగరాలు మరియు పట్టణాల నుండి తీసుకున్న కొలతల ఆధారంగా రూపొందించబడింది కాబట్టి మోడల్ ఇలా ఉంటుంది అంచనా సమీకరణం ఈ రూపం లో ఉంటుంది A1A2sinτA3sin2τA4sin3τ కాబట్టి మనం 3rd హార్మోనిక్ వరకు వెళ్తాము మరియు తర్వాత మనకు cos గుణకాలు కూడా ఉన్నాయి A5cosτ A6cos2τA7cos3τ ఇప్పుడు ఇది మోడల్ ఫ్రేమ్ వర్క్ ఇది ఫోరియర్ సిరీస్ కర్వ్ ఫిట్ మోడల్ వాతావరణ పరామితుల ఆధారంగా A1A2A3A4A5A6A7 అంటే ఏమిటో అంచనా వేయవలసి ఉంది కాబట్టి ఇక్కడ వివిధ పారామితులను ఎలా కనుగొనాలి ముందుగా మనం వార్షిక కాలం τ ని తీసుకుందాం అంటే 2πN365 తీసుకునే బదులుగా మనం 3π365ని తీసుకుంటాము ఇది చాలా మెరుగైన లోయర్ మీన్ స్క్వేర్ ఎర్రర్ని ఇస్తుంది అప్పుడు Ai ఈ రూపంలో ఉంటుంది ai1ai2ai3x2ai4wai5w2 ఇక్కడ w అంటే ఏమిటో మీకు తెలుసు స్థానిక ప్రదేశం పైన ఉన్న నిలువు వరుసలో w అనేది నీటి ఆవిరి కంటెంట్ ai కి సంబంధించిన కో ఎఫిసియెంట్ కంపోనెంట్ ప్రభావాలలో దీనిని చేర్చాము x అంటే φ అక్షాంశం డిగ్రీలు మైనస్ 35 డిగ్రీలు కాబట్టి ఈ తరహా నిర్వచనం అంచనా వేసిన క్లియరెన్స్ ఇండెక్స్కి చాలా మంచి ఖచ్చితత్వాన్ని ఇస్తుంది ఇప్పుడు నీటి ఆవిరిని ఎలా కనుగొనాలి వాస్తవానికి ఒకరు నీటి ఆవిరి కంటెంట్ను కొలవవచ్చు మెటల్ క్యాలరీ పరిమాణాన్ని పరిశీలించి వాటిని పొందవచ్చు కానీ మళ్లీ ఇది చాలా కష్టమైన పని మనము దానిని మోడల్లో విలీనం చేయాలి కాబట్టి మళ్లీ క్లియరెన్స్ ఇండెక్స్ లాగా మనము w అంచనా వేయడానికి సబ్ ఫోరియర్ సిరీస్ మోడల్ను తయారు చేస్తాము w అనేది ఈ రూపంలో ఉంటుంది

ఇక్కడ x అనేది అక్షాంశం గా నిర్వచించాము ఇప్పుడు ఇది మీకు మొత్తం మోడల్ను అందిస్తుంది కాబట్టి మొదట మీరు ఏమి చేస్తారు అక్షాంశాన్ని బట్టి మనము ఈ భాగం లోని నీటి ఆవిరి కంటెంట్ అంచనా వేస్తాము ఎందుకంటే τ ని కనుగొనడానికి అక్షాంశం మరియు రోజు సంఖ్యను తెలుసుకోవాలి అప్పుడు నీటి ఆవిరి కంటెంట్ను ఈ అంచనా సమీకరణం నుండి అంచనా వేయవచ్చు ఆపై ai ని నిర్వచించడానికి ఇక్కడ ప్లగ్ ఇన్ చేయవచ్చు దానిని ఇక్కడ ప్లగ్ ఇన్ చేయడం ద్వారా క్లియరెన్స్ ఇండెక్స్ను అంచనా వేయడానికి ఉపయోగించవచ్చు కాబట్టి దేశంలోని ఏ ప్రదేశంలోనైనా క్లియరెన్స్ ఇండెక్స్ని కనుగొనడానికి మనము ఉపయోగించిన మోడల్ ఇది ఇది సహేతుకమైన మంచి మోడల్ 15 లోపు ఖచ్చితమైనది ఇది మన డిజైన్కు సరిపోతుంది ఎందుకంటే మనము పొదుపైన ఫోటోవోల్టాయిక్ ప్యానెల్లను రూపొందిస్తున్నాము కాబట్టి ఈ మోడల్ను మనం ఆక్టేవ్ మరియు మ్యాట్ ల్యాబ్లో స్క్రిప్ట్ ఫైల్గా ఉంచవచ్చు మరియు దానిని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా KTe ని పొందవచ్చు